టబు సెర్చ్ లోకల్ మాగ్జిమా లేదా లోకల్ ఆప్టిమా నుండి తప్పించుకోవాలనే ఒక లక్ష్యంతో హిల్ క్లైమ్బింగ్ యొక్క అల్గోరిథం ని గుర్తుచేసుకుందాం ఇది సాధారణంగా c ని కరెంటు నోడ్ అని మరియు n ని నెక్స్ట్ నోడ్ అని అనుకుంటే మనం నోడ్ నుండి తదుపరి నోడ్కు వెళ్లాలా వద్దా అనేది చెబుతుంది అల్గోరిథం ఏమి చెబుతుందంటే మనం c యొక్క మూవ్ జెన్ ఫంక్షన్ ల నుండి పొందే ఉత్తమమైన నోడ్ దీనిని in అంటాం కాబట్టి మనం c యొక్క అన్ని నైబర్ లను పరిశీలించి c అనేది కరెంటు నోడ్ మరియు వాటిలో ఉత్తమమైన దానిని ఎంచుకోవాలి గరిష్టంగా లేదా కనిష్టం గా మనం దేనిని పరిగణిస్తామో దానిని బట్టి విలువ తీసుకుంటాం అది c కంటే మెరుగైనది అయితే సాధారణం గా c కి వెళతాము మరియు దీన్ని తప్పనిసరిగా లూప్లో ఉంచాలి కనుక ఇది సాధారణంగా నైబర్ హుడ్ ని పరిశీలిస్తూ ఉంటుంది కాండిడేట్ సొల్యూషన్ లను మరియు నైబర్ కాండిడేట్ సొల్యూషన్ లను పరిశీలించే SAT సమస్యను మరియు అన్ని TSP సమస్యల ను గుర్తుపెట్టుకుందాం ఈ అల్గోరిథంతో ఏమి జరుగుతుందంటే దీనిని వన్ డైమెన్షనల్ సమస్య అనుకుందాం ఇది ఇక్కడ ముగుస్తుంది లేదా ఇక్కడ ఆగిపోతుంది ఎందుకంటే ఇందులో నైబర్ లు అన్ని దారుణంగా ఉన్నాయి కానీ ఆచరణలో నిజమైన ఆప్టిమమ్ అనేది ఇక్కడ ఉండవచ్చు లేదా మరికొంత దూరంగా ఉండవచ్చు కాబట్టి మనం ఇప్పుడు ఇక్కడ చూడాలనుకుంటున్నది ఏమిటంటే మనం లోకల్ ఆప్టిమా వద్ద చిక్కుకోకుండా ఉండటానికి ఈ స్పేస్ ని ఎలా ఎక్కువగా అన్వేషిస్తాము ఈ సందర్భంలో లోకల్ ఆప్టిమా అనేది లోకల్ మాక్సిమా హిల్ క్లైమ్బింగ్ ఏం చేస్తుందంటే గ్రేడియంట్ ని ఎక్స్ప్లోర్ చేస్తుంది సాధారణంగా ఇది గ్రేడియంట్ ని అనుసరిస్తుంది సరైన నైబర్ ఉంటే అది దానికి వెళుతుంది లేకపోతే చిక్కుకుపోతుంది ఏమి ఎక్స్ప్లోర్ చెయ్యాలి ఈ ఎస్కేప్ కి కావలసింది అన్వేషణ సామర్థ్యం సులభతరంగా ఉండుట కొరకు మొదటగా మనం డిటర్మినిస్టిక్ అల్గోరిథం ని చూద్దాం ఇది ఎక్కువ స్పేస్ ని ఎక్స్ప్లోర్ చేయడానికి అనుమతిస్తుంది ఎక్స్ప్లోర్ అంటే ఏమిటంటే హ్యూరిస్టిక్ ఫంక్షన్కు వ్యతిరేకంగా వెళ్ళడానికి అనుమతించబడేది అని అర్థం అనగా మనం మంచి స్టేట్ లకు మాత్రమే కాకుండా మంచిగా లేని స్టేట్ లకు కూడా వెళ్ళవచ్చు కాబట్టి వాస్తవానికి మనము టెర్మినేషన్ క్రైటీరియా మొదలగు వాటి గురించి తర్వాత చూడాలి ఇప్పుడు ఈ అల్గోరిథం యొక్క వైవిధ్యాన్ని చూద్దాం ఇది ఏమి చెబుతుందంటే n అనేది ముందుగా చెప్పుకున్నట్లుగానే బెస్ట్ గా తీసుకుంటాం కానీ మనము ఇక్కడ మరొక లక్షణాన్ని ప్రవేశపెడతాము అది అల్లవబుల్ లేదా అల్లవ్డ్ మరియు మనము దీనిని లూప్లో ఉంచాము కాబట్టి ఇది మంచిదా కాదా అని మేము తనిఖీ చేయడం లేదు అక్కడ ఆ కండిషన్ ఉంది ఉత్తమ నైబర్ c కంటే మెరుగ్గా ఉంటే n నుండి c కి వెళ్లండి అని చెబుతుంది ఇక్కడ కేవలం ఉత్తమ నైబర్ కి వెళ్లమని చెప్తున్నాము ఉత్తమ నైబర్ అని మాత్రమే కాకుండా అనుమతించబడినది అని కూడా చెబుతారు దీనిని మనం ఇప్పుడు చూస్తాము అలౌడ్ అంటే ఏమిటో తెలుసుకునే ముందు సాధారణంగా దీని అర్థం బెస్ట్ నైబర్ కి వెళ్ళవచ్చు అని మనం మాక్సిమా లో ఉన్నప్పటికీ దాని కంటే మంచిది కాని నైబర్ వద్దకు వెళ్ళవచ్చు మీరు గుర్తుంచుకోవలసిన ముఖ్య విషయం ఇది ఇప్పుడు మేము దీన్ని అనుమతించాలనుకుంటున్నామని అనుకుందాం అది ఎల్లప్పుడూ ప్రస్తుత నైబర్ నోడ్ కంటే మెరుగ్గా ఉండవలసిన అవసరం లేదు అనే క్రైటీరియాతో ఉత్తమ నైబర్ కి వెళుతుంది అప్పుడు మనం ఎలా ఆపాలి ఇది ఒక చిన్న సమస్య కానీ పెద్ద సమస్య ఉంది పెద్ద సమస్య వాస్తవానికి సంబంధించినది మనం ఈ లోకల్ మాగ్జిమా వద్ద ఇరుక్కుపోతే ఆ మాక్సిమా ని ఎలా తప్పించుకోగలము కాబట్టి మనం ఎలా ఆపాలి అనేది మొదటి సమస్య మరికొన్ని టెర్మినేషన్ క్రైటీరియా లను ఉంచమని చెప్పవచ్చు ఇది కేవలం సమయం ఆధారితంగా ఉంటుంది లేదా కొంత సమయం తర్వాత మనం మంచి పరిష్కారాన్ని కనుగొనలేకపోవచ్చు మనం ఎల్లప్పుడూ ఉత్తమమైన సొల్యూషన్ ని స్టోర్ చేసుకోవాలి కాబట్టి సాధారణంగా ఆప్టిమైజేషన్ పరంగా చూస్తే ఈ ప్రక్రియలో ఇప్పటివరకు కనుగొన్న బెస్ట్ సొల్యూషన్ న్ని ఎల్లప్పుడూ ట్రాక్ చేస్తాం మనం దాని నుండి దూరంగా వెళ్లినప్పటికీ అది బెస్ట్ సొల్యూషన్ అని గుర్తుపెట్టుకోవాలి కాబట్టి ఎల్లప్పుడూ బెస్ట్ సొల్యూషన్ న్ని పరిశీలిస్తూ ఉండాలి అది మనం ఎల్లప్పుడూ చేస్తూ ఉంటాం దీనిని బట్టి ఇప్పుడు స్టేట్ స్పేస్ ని అన్వేషిస్తున్నాము మరియు ఈ అల్గోరిథం ఉదాహరణకు ఈ సందర్భంలో ఒక డైమెన్షనల్ గా చూసినట్లయితే ఇక్కడ మరియు ఇక్కడ రెండు నైబర్ లు ఉన్నాయి వాటిలో ఏదేని ఒకదానికి వెళ్లడానికి మనకు అనుమతి ఉంది పెద్ద స్పేస్ లో చాలా నైబర్ లు ఉంటాయి కాబట్టి మనం వాటిలో ఉత్తమమైన నైబర్ కి వెళ్ళవచ్చు కానీ పాయింట్ను వివరించడానికి ఈ అల్గోరిథం లో ఉన్న కష్టాన్ని వివరించడానికి ఇక్కడ మనకు అనుమతి ఉందని అనుకుందాం కాబట్టి ఇక్కడ నుండి ఇక్కడికి వచ్చాము అప్పుడు మనం ఇక్కడకు వెళ్ళడానికి అనుమతించబడ్డాము ఎందుకంటే ఇప్పుడు ఉన్నదానికంటే మంచిది అని మనం ఇకపై అనుకోవడం లేదు తదుపరి దశలో ఏమి జరుగుతుంది తదుపరి దశ దీనికి ఈ రెండు నైబర్ లు ఉంటాయి ఇది ఒకటి మరియు ఇది ఒకటి అల్గోరిథం ఏమి చేస్తుంది కాదు ఇది స్వతంత్రమైనది మనము ఇప్పుడు అల్గోరిథంయొక్క ప్రవర్తన గురించి మాట్లాడుతున్నాము అది తరువాత ఎక్కడికి వెళ్తుంది దురదృష్టవశాత్తు ఇది ఈ స్థలానికి తిరిగి వెళ్తుంది ఇది ఒక స్టెప్ క్రిందికి తీసుకున్నా కూడా ఇక్కడకి వచ్చేస్తుంది కానీ ఈ బెస్ట్ క్రైటీరియా లు ఇప్పటికీ ఉన్నాయని ఇది చెబుతుంది ఆ బెస్ట్ నైబర్ కి వెళ్ళాలి కనుక అది ఇప్పటికి బెస్ట్ నైబర్ ఇది వెనకకు వెళ్తుంది మేము దీన్ని ఎలా పొందగలం దాని కొరకే ఈ అలోవెడ్ అనేది వచ్చింది మనము స్టేట్ స్పేస్ సెర్చ్ ప్రారంభించినప్పుడు క్లోస్డ్ లిస్ట్ అనే ఒక ఆలోచన ఉండేదని గుర్తుంచుకుందాం క్లోస్డ్ లిస్ట్ ఏమి చెప్పింది అంటే ఒకసారి వెళ్లిన అదే నోడ్కు తిరిగి వెళ్లవద్దు మనము ఏమి చేయగలం ఇప్పుడు మనం దీన్ని చూస్తున్నాం దీన్ని పరిష్కరించడానికి ఒక మార్గం సర్కులర్ లిస్ట్ను నిర్వహించడం కొంత ఫైనట్ సైజు లోని సర్కులర్ క్యూను నిర్వహించండం సర్కులర్ క్యూ అంటే ఏమిటో మనకు తెలుసు అంటే మనం ఓవర్రైట్ చేయడానికి అనుమతించే సర్కిల్ చుట్టూ ఓవర్రైట్ చేస్తూనే ఉంటాము కాని కొన్ని k ఎలిమెంట్లు ఎల్లప్పుడూ ఓవర్రైట్ చేయడానికి అనుమతించబడే క్యూలో నిల్వ చేయబడతాయి ఇది షార్ట్ టర్మ్ మెమరీలాంటిది ఇది మన చివరి k నోడ్ లు అని చెప్తోంది వీటికి తిరిగి వెళ్ళడానికి అనుమతి లేదు కానీ వేరే ఇతర నైబర్కి వెళ్ళడానికి అనుమతి ఇస్తున్నాం ఈ అనుమతించబడిన కారకంతో మనం నిజంగా చేస్తున్నది ఏమిటంటే మనకు ఇవ్వబడిన ప్రారంభ నోడ్ c తో సక్సెసర్లను లేదా అన్ని నైబర్లను ఉత్పత్తి చేస్తాము ఈ నైబర్ ల నుండి కొన్నింటిని అనుమతించము ఉదాహరణకు ఈ మూవ్ని అనుమతించం ఈ మూవ్ ని అనుమతించం ఈ మూవ్ ని అనుమతించం అనుకుందాం ఇది మనం అలౌడ్ వద్ద ప్రయత్నిస్తున్నది కానీ మిగిలినవన్నీ కూడా బెస్ట్ వైపుకు వెళ్తాయి దీన్ని పరిష్కరించడానికి మరొక మార్గం ఈ మధ్యకాలంలో చేసిన మూవ్ లను పరిశీలించడం ఉదాహరణకు మనం S A T ప్రాబ్లెమ్లో సులభంగా ఉండ కొరకు ఒక బిట్ ని మాత్రమే మారుస్తామని చెప్పుకున్నాం ఈ మూవ్ ఏదేని i వ బిట్ని మార్చమని చెబుతుంది ఇక్కడ I అనేది ఏ బిట్ అయినా కావచ్చు చివరి t సమయములలో కనుక బిట్ మారితే దానిని అనుమతించకూడదు క్లోజ్డ్ క్యూను నిర్వహించడానికి ఇది కొద్దిగా భిన్నంగా ఉందని గమనించండి క్లోస్డ్ లిస్ట్ లో లిస్ట్ ను లేదా కాండిడేట్ ల ను నిర్వహిస్తున్నాము మరియు ఒక్కసారి జెనెరేట్ చేసిన కాండిడేట్ ని మళ్ళి జెనెరేట్ చెయ్యము ఈ ఉదాహరణలో మనము ఇప్పుడు ఐదవ బిట్ను మార్చుకోవాలనుకుంటే తదుపరి t మూవ్ లలో మళ్ళి ఆ ఐదవ బిట్ను మార్చడానికి అనుమతి ఉండదు ఏమి జరుగుతుంది ఉదాహరణకి మెమరీ నిర్వహించాలనుకున్నాం M అనే అరె ని ఉపయోగిస్తాం ఇది 0 నుండి మొదలుపెడుతుంది ఇది ఒక పరిష్కార మార్గం 9 బిట్ SAT సమస్య ను తీసుకుందాం ఇందులో 3 4 7 ఎన్ని ఉన్నాయి ఇంకా 2 జోడించాలి 9 బిట్ SAT ఉంది మనము ఆ 9 బిట్లలో దేనినైనా మార్చగలము మరియు వాటిలో ఉత్తమమైన వాటికి వెళ్ళగలము ఇప్పుడు నాల్గవ బిట్ను మార్చాలి అని అనుకుందాం అది మార్చడానికి అనుమతించే ఉత్తమమైనది అనుకుంటున్నాం ఎం చేస్తున్నాం ప్రతి నోడ్ కి లేదా కాండిడేట్ సొల్యూషన్కి ఎవాల్యూయేషన్ ఫంక్షన్కలిగి ఉన్నాం SAT లో అయితే దీనిని మనం సంతృప్తి చెందిన నిబంధనల సంఖ్య లేదా అలాంటిదే కావచ్చు అని చెప్పుకున్నాం కాబట్టి వాల్యుయేషన్ ఫంక్షన్ ఉంది మరియు నైబర్లను ఉత్పత్తి చేసి వాటిలో ఉత్తమమైన వాటికి వెళ్తాము ఇది మంచిది కాదా అనే పట్టింపు లేదు కాని వాటిలో ఉత్తమమైన వాటికి వెళ్ళడానికి అనుమతి ఉంది ఈ t ని టబు టెన్యూర్అంటాం అలాగే ఈ అల్గోరిథంని టబు సెర్చ్అంటాము టబు యొక్క ఈ ప్రత్యేకమైన స్పెల్లింగ్ మన ఉద్దేశ్యం ఎక్కువగా వాడుకలో టబూ అని t a b o o o అని ఉపయోగిస్తుంటారు కానీ దాని అర్ధం ఇప్పటికీ అదే ఇది ఫిజి ద్వీపం లేదా టోంగా లేదా ఎక్కడో ఒకచోట వచ్చింది అక్కడ వారు ఈ పదం యొక్క స్పెల్లింగ్ ఉపయోగిస్తారు ప్రాథమికంగా ఇది అనుమతించబడదని అర్థం ఇది టబూ మూవ్ ఆ మూవ్ లు చేయడానికి అనుమతి లేదు మనం t యొక్క టబు టెన్యూర్ ని నిర్ణయిస్తే ఈ ఉదాహరణలో 3 లేదా ఏదో లేదా 4 లేదా ఏదైనా అనుకుందాం ఇప్పుడు దీనిని 4 గా మారుస్తున్నాం మిగిలినవన్నీ 0 గా ఉంటాయి ఇది ఒకే అరె మాదిరి ఉండి మనకు బిట్ ని మార్చడానికి అనుమతి ఉందా లేదా అని చెబుతుంది వాల్యూ గనక ౦ కాకపోతే ఆ బిట్ మార్చడానికి మనకు అనుమతి ఉండదు వాల్యూ గనక 0 అయితే మాత్రమే ఆ బిట్ ని మార్చడానికి అనుమతి ఉంటుంది కాబట్టి మొదటి మూవ్తరువాత నాల్గవ బిట్ను మార్చడానికి అనుమతి లేదు కానీ మరే ఇతర బిట్ను మార్చడానికి అనుమతి ఉంది రెండవ మూవ్ తరువాత ఈ 4 3 కి వస్తుంది మరొక బిట్ ఏదైనా అనగా ఈ బిట్ 4 అవుతుంది మిగతావన్నీ అలాగే ఉంటాయి నేను చెబుతున్నది అర్థమవుతున్నది కదా ఇక్కడ t 1 ఇక్కడ t 2 తర్వాత ఇక్కడ t 3 అవుతుంది ఇక్కడ t t అనే పదాన్ని ఉపయోగిస్తాము ఇది ఒక రకమైన మరింత ప్రామాణిక పదం t t అంటే టబు టెన్యూర్ ఇక్కడ టబు టెన్యూర్ 4 ఈ t అనేది టైం మొదటి సైకిల్ రెండవ సైకిల్ మూడవ సైకిల్ తర్వాతి సైకిల్ లో ఇది 2 అవుతుంది ఇది 3 అవుతుంది వేరే ఏదేని బిట్ 4 అవుతుంది చివరికి ఇది 1 అవుతుంది మరియు తరువాత 0 అవుతుంది ఇది ఇప్పుడు మార్చడానికి అనుమతించబడింది ఇది 2 కి వెళుతుంది ఇది 3 కి వెళ్తుంది దీన్ని ఇక్కడ మార్చిన తరువాత 1 2 3 4 సైకిల్లో దీన్ని మార్చడానికి అనుమతి లేదు కానీ ఇప్పుడు అది విలువ 0 గా మారింది కాబట్టి మార్చడానికి అనుమతించబడ్డాము దీన్ని అమలు చేయడానికి ఇది ఒక మార్గం ప్రతి బిట్ చివరిగా మార్చబడినప్పుడు టైమ్ స్టాంప్ ఉంచండి దానితో స్పష్టమైన పోలిక చేయండి మరియు ప్రస్తుత సమయం మార్చబడినప్పటి నుండి నాలుగు యూనిట్ల కంటే ఎక్కువగా ఉందో లేదో నిర్ణయించండి మీరు దీన్ని రెండు విధాలుగా చేయవచ్చు కానీ ఇది ఒక ప్రామాణిక మార్గం S A T కోసం మనం సాంప్రదాయకంగా M అని పిలిచే అరె ని ఉపయోగిస్తాం ఇది మెమరీని సూచిస్తుంది TSP కొరకు ట్ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ ను ఉపయోగిస్తాం ఇది కనుక 9 సిటీ ప్రాబ్లం అయితే ఇది 1 నుండి 9 వరకు ఇది 1 నుండి 9 వరకు ఉంటుంది ఏ ఎడ్జ్ ఎక్కడ ఉందో ట్రాక్ చేయవచ్చు దీనిలోని ప్రతి స్క్వేర్ఒక ఎడ్జ్ అని గుర్తుంచుకోండి ఏడవది మరియు నాలుగవది చూద్దాం 7 మరియు 4 మధ్య ఉన్న ఎడ్జ్ ని చూద్దాం మరియు దానిని తీసివేయ్యొచ్చు లేదా అలాంటిదే కాబట్టి T S P వంటి సమస్యల లో కూడా వీటిని ట్రాక్ చేయవచ్చు కాబట్టి టబు సెర్చ్లో ప్రాథమిక ఆలోచన ఏమిటంటే మనము ఇటీవల చేసిన మూవ్ లను అనుమతించరు తద్వారా మనం ఎక్కడైతే తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నమో అదే లోకల్ మాగ్జిమాకు తిరిగి వెళ్లము ఇది ప్రాథమిక ప్రేరణ అదే మాక్సిమా కి తిరిగి వెళ్లము ఇప్పుడు స్పష్టంగా మీరు టాబు సెర్చ్ చేసే ఈ మార్గాన్ని చూస్తే మీరు ఏ బిట్స్ మార్చాలో నియంత్రిస్తున్నారు అప్పుడు ఏదైనా రెండు బిట్స్ ఇవ్వబడుతుంది ఉదాహరణకు మనము 1 1 అనే రెండు బిట్లతో ప్రారంభిస్తాము తరువాత ఇది 0 1 గా మార్చబడుతుంది అంటే నేను మొదటి బిట్ను మార్చాను మరియు ఇది ఇక్కడ ఉన్న ఒక సబ్స్ట్రింగ్ నేను ఈ బిట్ మార్చాను మరల నాలుగు యూనిట్ల వరకు మార్చడానికి అనుమతి లేదు దీని తరువాత ఈ మరొకదాన్ని 0 0 గా మార్చుకుందాం ఈ బిట్ ని కూడా మార్చుకుందాము మనం ఈ రెండు బిట్లను తయారు చేస్తే ఈ బిట్ను మార్చుకుంటే ఈ సబ్స్ట్రింగ్ 0 1 గా మారింది అప్పుడు మరొక బిట్ను మార్చితే ఇది 0 0 గా మారింది 1 0 కలయిక అయిన ఒక కలయికకు వెళ్ళే సామర్థ్యాన్ని మనము కోల్పోయాము మనం ఉపయోగిస్తున్న ఈ టబు కారణంగా ఈ రెండు బిట్లలో దేనినైనా వచ్చే నాలుగు రౌండ్ల లో మార్చడానికి అనుమతి లేదు దీన్ని 1 0 కి మార్చలేము అది అనుమతించబడదు కాబట్టి దానిని కోల్పోవచ్చు కానీ సాధారణంగా ప్రయోగాత్మకంగా ఈ టబు సెర్చ్ ఈ రకమైన సమస్యలతో బాగా పనిచేస్తుందని కనుగొనబడింది మనం ఇక్కడ నుండి ఈ 1 0 కి వెళ్లలేమని గమనించాము ఆ 1 ౦ అనేది నిజమైన పరిష్కారం లేదా అలాంటిదే జరిగితే ఏమౌతుంది వాస్తవానికి మరింత వివరంగా టాబు సెర్చ్ అల్గోరిథంకొన్ని మూవ్ల యొక్క ఈ నిరోధానికి మినహాయింపు ఇవ్వడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది ఎక్సెప్షన్అనేది ఆస్పిరేషన్ క్రైటీరియాగా పిలువబడే దాని పరిధిలో ఉంటుంది ఈ ఆస్పిరేషన్ క్రైటీరియా ఎం చెబుతుందంటే అనుమతించిన నైబర్లు అన్ని సరైనవి కాకపోతే అల్లొవ్ చేసినవన్నీ బాడ్ అని వ్రాద్దాం బాడ్ అంటే అర్థం ప్రస్తుతం ఉన్న దాని కంటే దారుణమైనది మరియు ఒక టాబు మూవ్ ఉత్తమమైనది కంటే మెరుగైనదానికి దారితీసినప్పుడు ఆ మూవ్ ను అనుమతించాలి కాబట్టి స్పష్టంగా మన లక్ష్యం వాల్యుయేషన్ ఫంక్షన్ లేదా మనం పనిచేస్తున్న ఆబ్జెక్టివ్ ఫంక్షన్ ను ఆప్టిమైజ్ చేయడం మంచి మూవ్ కు యాక్సిస్ పొందుతుంటే దాన్ని కోల్పోకూడదు కాబట్టి ఈ ఆస్పిరేషన్ క్రైటీరియాఏమి చెబుతుందంటే ఇవన్నీ నైబర్ లని అనుమతించినట్లయితే ఏవైతే దాటనివి ఉంటాయో ఆవి ప్రస్తుత నోడ్ c కన్నా ఘోరంగా ఉంటాయి మరియు ఆ నిషేధిత నైబర్ ల లో ఒకటి లేదా టబు నైబర్లలో ఒకటి ఉత్తమంగా ఉంటే ఉత్తమంగా అంటే అర్థం ఇక్కడ నిల్వచేయబడ్డ మనం కనుగొన్న ఉత్తమమైన పరిష్కారం ఒక నోడ్ను తీసుకున్నప్పుడు అది దీని కంటే కూడా మంచిది అయితే ఆ మినహాయింపును అనుమతించవచ్చు సాధారణంగా రీసెంట్ మూవ్ లు టబు అవుతాయి కానీ మనం మినహాయింపు ఇవ్వగలము ఇతర మూవ్ లు చెడ్డవి అయినప్పుడు అది మనకు మంచి పరిష్కారాన్ని ఇస్తుంది ఉదాహరణకు ఈ నోడ్యొక్క విలువ 27 అని అనుకుందాం పరిష్కరించడానికి నాకు 50 క్లాజ్SAT ప్రాబ్లెమ్ఉంది ఈ నోడ్ ఈ 50 క్లాజ్ల లో 27 సంతృప్తి పరుస్తుంది ఈ అనుమతించబడని ఈ నోడ్లన్నీ కూడా 27 కన్నా తక్కువ మరియు వాటిలో ఒకటి 40 గా అనుకుంటే మనం చూడగలిగే ఉత్తమమైన వాల్యూ35 అనుకుందాం అప్పుడు ఈ మూవ్ను అనుమతించవచ్చు దీనినే ఆస్పిరేషన్ క్రైటీరియాఅంటారు అలాంటి అల్గోరిథంల యొక్క ఈ రూపకల్పన మనకు కొంచెం కష్టమని తెలుసు మంచి పరిష్కారాలను ఇచ్చే అల్గారిథమ్ను రూపొందించడానికి ప్రయత్నిస్తున్నాము టబు సెర్చ్ ఏమి చేస్తుందంటే ముందున్న లోకల్ మాక్సిమా ను దాటి ఒక స్టేట్ ని మరింత అన్వేషించవచ్చని చెప్పడానికి ఇది ఒక డిటర్మినిస్టిక్పద్దతిని ఇస్తుంది టబు టెన్యూర్ద్వారా దీనిని అమలు చేస్తుంది ఇది కొంత సమయం వరకు మళ్లీ అదే మూవ్ ను చేయదని చెబుతుంది కొన్నిసార్లు ఉపయోగించిన మరొక పద్దతిని ఫ్రీక్వెన్సీ ఆధారిత పద్ధతి అంటారు ఈ 9 బిట్లకి ఫ్రీక్వెన్సీ టేబుల్ఉందనుకుందాం ఇది 18 సార్లు మార్చాము దీనిని 7 సార్లు మార్చాము దీనిని 6 సార్లు ఈ విధంగా అన్ని మార్చాము అనుకుందాం ఆ బిట్ ని ఎన్ని సార్లు మార్చాము మనం తక్కువసార్లు చేసిన మూవ్ ల వైపు కు కూడా అల్గోరిథంను బయోస్ చేయగలము ఉదాహరణకు ఇక్కడ ఎక్కడో ఒక బిట్ ఉంటే అది మొత్తం సమయంలో రెండుసార్లు మాత్రమే మార్చబడింది అనుకుంటే మరియు మిగతావన్నీ ఎక్కువ సార్లు మార్చబడ్డాయి అప్పుడు నేను ఈ బిట్ మార్చి మరియు దాని నుండి ఏదైనా మంచి పరిష్కారం వస్తుందా అని చూడాలనుకుంటున్నాను ఈ సంఖ్యలు ఏమిటో గుర్తుంచుకొండి ఇవి మీరు ఎన్నిసార్లు ఆ బిట్ను మార్చారో ఆ ఫ్రీక్వెన్సీ ఇది కేవలం కౌంటర్ లాగా ఉంటుంది ఇది మీకు ఆ బిట్ ను మార్చడానికి అనుమతి ఉందా లేదా అని మీకు తెలియజేస్తుంది మనం హ్యూరిస్టిక్ ఫంక్షన్ని తీసుకోని ప్రాంతాలకు వ్యతిరేఖ దిశలో ఒక అల్గోరిథం ను బయోస్ చేయాలనుకుంటే మీరు ఈ బిట్ను ఎందుకు తరలించలేదు ఎందుకంటే ఈ బిట్ ఉత్పత్తి అయినప్పుడల్లా ఇది నైబర్లలో ఉత్తమమైనది కాదని గుర్తించబడింది కనుక ఇది ఎప్పటికీ మారదు మీరు సెర్చ్ ను ఆ దిశగా మళ్లించాలనుకుంటే మీ వాల్యుయేషన్ ఫంక్షన్ను సవరించే సూక్తుల ద్వారా మీరు టాబు అల్గోరిథం ను బయోస్ చేయవచ్చు eval లేదా దీనినే eval prime అనవచ్చు eval prime eval గా మార్చడం ద్వారా బయోస్ చేయవచ్చు ఇడే మనము గణించడానికి ఉపయోగిస్తున్న ఫంక్షన్ దీనినే హెరిస్టిక్ ఫంక్షన్అంటాము కానీ మనము దీనిని ఎవాల్యూయేషన్ ఫంక్షన్ అని పిలుస్తున్నాము ఎందుకంటే ఆప్టిమైజేషన్ కమ్యూనిటీ ఎవాల్ ఫంక్షన్ అని పిలుస్తుంది ఇది మైనస్ కొంత కాన్స్టాంట్ టైం మరియు n యొక్క ఫ్రీక్వెన్సీ ఇది చాలా మంచి నొటేషన్ కాదు ఎందుకంటే n నిజంగా ఒక నోడ్ మరియు ఇక్కడ ఇది మార్పు చెందుతున్న ఒక బిట్ దీనినే b in యొక్క ఫ్రీక్వెన్సీ అంటున్నాము ఇది n వ నోడ్కి చేర్చే ఒక నోడ్ ఈ నొటేషన్ ఉపయోగించిన తర్వాత ఇప్పుడు అది స్పష్టంగా ఉంది ఇది ఏమిటంటే మనం c నుండి మూవ్ అవుతున్నాం నోడ్ c నుండి నోడ్ n వరకు ఈ మూవ్ ని సూచిస్తున్నాం మీరు ఈ నోడ్ n ను ఎవాల్యూయేట్ చేస్తున్నప్పుడు ఈ ప్రత్యేకమైన మూవ్ ఎన్ని సార్లు జరిగిందో పరిగణనలోకి తీసుకోండి అంటే ఏ బిట్ మార్చబడింది మరియు చాలా తరచుగా మార్చబడిన బిట్లకు పెనాల్టీ ఇవ్వండి ఫ్రీక్వెన్సీచాలా ఎక్కువగా ఉంటే పరిష్కార నోడ్ యొక్క ఎవాల్యుయేషన్ విలువ మరింత తగ్గుతుంది ఫ్రీక్వెన్సీ దీని కంటే తక్కువగా ఉంటే ఇది పెనాల్టీ అవుతుంది ఈ సందర్భంలో ఏదేని బిట్ ని ఎక్కువగా సార్లు మార్చితే పెనాల్టీ విధించబడుతుంది మీరు ఆ బిట్ను ఎప్పటికప్పుడు మారుస్తుంటే ఈ ఎవాల్యూయేషన్ ఫంక్షన్ ఈ రకమైన పెనాల్టీ విధించి మీరు ఈ బిట్ను చాలాసార్లు మార్చారని చెబుతుంది ఇది ఈ మొత్తానికి ఎవాల్యూయేషన్ విలువలను తగ్గిస్తుంది చివరికి మీరు ఈ ప్రాథమిక వనిల్లా టబు సెర్చ్ను కలిగి ఉండవచ్చు అప్పుడు మీరు కొన్నిసార్లు టబు మూవ్ లను చేయరు అని చెప్పడానికి ఆస్పిరేషన్ క్రైటీరియా ను ఉపయోగిస్తాము ఆపై మనం తరచూ వేసే మూవ్ లకు పెనాల్టీ విధించబడతాయని చెప్పడం ద్వారా క్రొత్త ప్రాంతాల వైపుకు పెరుగుతున్న బయోస్ ను కలిగి ఉండవచ్చు లోకల్ మాగ్జిమా నుండి తప్పించుకోవడానికి ప్రయత్నించే డిటర్మినిస్టిక్ విధానం ఇది స్టొకాస్టిక్ పద్ధతులు లేదా రాండమ్పద్ధతుల వైపు వెళ్దాం మనం ఇప్పటివరకు చూసినది లోకల్ మాగ్జిమా నుండి తప్పించుకునే డిటర్మినిస్టిక్ విధానం స్టొకాస్టిక్ లేదా రాండమైజ్డ్ పద్ధతిని చూద్దాం వాటిలో కొన్నిటిని గురించి తెలుసుందాం సులభమైన విషయం తో మొదలు పెడదాం ఎక్సప్లోరేషన్పైనే ఇంకా దృష్టి పెడుతున్నాం సెర్చ్ను క్రొత్త ప్రాంతాలకు ఎలా మార్చగలం కాబట్టి మనం సెర్చ్ యొక్క ఈ రెండు అంశాలను గుర్తుంచుకోవాలి ఒకటి గ్రేడియంట్ యొక్క ఎక్సప్లోఇటేషన్ ఇది హిల్ క్లైమ్బింగ్లా పనిచేస్తుంది అది నైబర్లని గమనిస్తూ ఉత్తమ నైబర్ కి వెళుతుంది టబు సెర్చ్ ఏమి చేస్తుందంటే అది కొంచెం సవరించుకుని దాని కంటే మెరుగైనది కాకపోయినా ఉత్తమ నైబర్ వద్దకు వెళ్ళడానికి అనుమతిస్తుంది ఎక్సప్లోరేషన్ అనేది ఏదో ఒక విధంగా మన అల్గోరిథం వేర్వేరు ప్రాంతాలకు వెళ్ళడానికి అనుమతించాలని చెబుతుంది స్టొకాస్టిక్ లేదా రాండమైజ్ పద్ధతి ఏమిటంటే మూవ్ మెంట్ కు కొంతవరకు రాండమ్ నెస్ ను ఇస్తుంది కాబట్టి ఈ సెర్చ్ ను ఊహించుకోండి ఈ సెర్చ్ స్పేస్లో నే అల్గోరిథం సెర్చ్ చేస్తుంది ఎక్సప్లోఇటేషన్ గ్రేడియంట్ ని అనుసరించమని చెబుతుంది కానీ ఇప్పుడు మనం ఎల్లప్పుడూ గ్రేడియంట్ ని అనుసరించద్దు అని చెబుతున్నాం కానీ కొన్నిసార్లు భిన్నంగా ఏదైనా చేయాలి ఇప్పుడు రాండోమైజ్డ్ మూవ్మెంట్ యొక్క ముఖ్య ఉదాహరణ రాండమ్ వాక్ మరియు రాండమ్ వాక్ మనం n ని c యొక్క రాండమ్ నైబర్ అని వ్రాయవచ్చు మరియు దీనిని లూప్లో ఉంచాలి రాండమ్ వాక్ అనేది సాధారణంగా ఎదో ఒక దిశలో ఒక స్టెప్ ని మాత్రమే తీసుకుంటుంది వాస్తవానికి మనము ఈ అల్గోరిథంకు ఇతర అంశాలను జోడించవచ్చు అవి మనం ఇప్పటివరకు చూసిన ఉత్తమమైన నోడ్ ను మరియు ఆ రకమైన వాటిని ట్రాక్ చేయడం వంటివి లేకపోతే ఇది పూర్తిగా రాండమ్ అవుతుంది ఇచ్చిన నోడ్ c నుండి ఇది రాండమ్ గా ఒక నైబర్ ని ఎన్నుకుంటుంది మరియు తప్పనిసరిగా దానికి వెళుతుంది ఎవాల్యూయేషన్ ఫంక్షన్ తో పోల్చాల్సిన పని లేదు కానీ వాస్తవానికి ఇప్పటి వరకు ఉన్న ఉత్తమమైన వాటిని ట్రాక్ చేయవచ్చు ఇప్పుడు స్పష్టంగా రాండమ్ వాక్ అనేది ఆప్టిమైజేషన్ సమస్యను పరిష్కరించడానికి గొప్ప మార్గంమేమి కాదు ఎందుకంటే మొదట ఇది కూడా క్రమబద్ధమైనది కాదు కొన్ని సెర్చ్లు పూర్తి అయినవి లేదా క్రమమైనవి అని చెప్పడం ద్వారా మనము దీనిని ఉపయోగించామని గుర్తుంచుకోండి అంటే అవి మొత్తం స్పేస్ ని ఎక్స్ప్లోర్ చేస్తుంది అని అర్థం హిల్ క్లైంబింగ్ టబు సెర్చ్క్రమబద్ధమైనవి కావు ఎందుకంటే ఇవి మొత్తం స్పేస్ ఎక్స్ప్లోర్ చేస్తాయని హామీ లేదు ఇది ఒక ముఖ్యమైన ఉదాహరణ ఇది కొంత రాండమ్ దిశలో వెళుతుంది కాబట్టి మనం నిజంగా కనుగొనవలసినది హిల్ క్లైమ్బింగ్ మధ్యలో ఎక్కడో ఉన్న మార్గాలు హిల్ క్లైమ్బింగ్ అనేది ఎక్సప్లోఇటేషన్ యొక్క అత్యంత ముఖ్యమైనది మరియు రాండమ్ వాక్ అనేది ఎక్సప్లోరేషన్ యొక్క అత్యంత ముఖ్యమైనది అక్కడ 0 ఎక్సప్లోయిటేషన్ ఉంది మరియు ఎక్సప్లోరేషన్ మాత్రమే ఉంది అయితే ఇక్కడ హిల్ క్లైమ్బింగ్ లో 0 ఎక్సప్లోరేషన్ ఉంది అది చూపించిన మార్గం నుండి ఎప్పటికీ మాఫీ చేయదు మరియు పూర్తి ఎక్సప్లోయిటేషన్ ఉంది మనకు వీటిని రెండిటిని కలిగి ఉండే అల్గోరిథం లు కావాలి కాబట్టి ఈ రోజు నేను మీకు అధ్యయనం చేయబోయే అల్గోరిథం యొక్క వివరణ ని ఇస్తాను తరువాతి తరగతిలో మనము దానిని మరింత వివరంగా పరిశీలిస్తాము ప్రాథమిక ఆలోచన ఏమిటంటే ప్రాబబిలిటీతో రాండమ్ మూవ్ ను చేయడం ఇది ఎవాల్ n లో మెరుగుదలకు అనులోమానుపాతంలో ఉంటుంది మనం ఇక్కడ ఏమి చెప్పుకున్నామంటే మొదట రాండమ్ మూవ్ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి సక్సెసర్ లను జెనెరేట్ చేస్తామని ఇకపై చెప్పడం లేదు రాండమ్ మూవ్ గురించి చెప్పుకుంటున్నాం అంటే మనం ఇచ్చిన నోడ్ c వద్ద ఉన్నామని మరియు రాండమ్ సక్సెసర్ n ని ఎన్నుకుని ఏదో ఒక n అనే సక్సెసర్ ని జెనెరేట్ చేయమంటున్నాం కానీ సి నుండి n కి వెళ్లే మూవ్ ఎంత మంచిదో దానికి అనులోమానుపాతంలో ఉన్న ప్రాబబిలిటీ తో వెళ్తుంది C తో పోల్చినప్పుడు ఆ కాండిడేట్n అనేది c కంటే ఎంత మంచిది అనేది తెలుస్తుంది కాబట్టి దీని యొక్క సూత్రం ఏమిటంటే c కంటే n బాగా ఉండాలి అని మనం అనడం లేదు మనం C కంటే n మెరుగ్గా ఉంటే ఆ మూవ్ చేయడానికి ఎక్కువ ప్రాబబిలిటీ ఉంటుంది n c కంటే ఘోరంగా ఉంటే ఆ మూవ్ కి తక్కువ ఉంటుంది అని మాత్రమే చెప్పగలము రెండవది ఇది మాగ్నిట్యూడ్ మీద ఆధారపడి ఉంటుంది మనం ఈ విలువను చూస్తే ఎవాల్ ఎవాల్ మనం మాక్జిజిమైజేషన్ ప్రాబ్లెమ్ చేస్తున్నామని అనుకుందాం అంటే ఇది మరింత పాజిటివ్గా ఉంటే అప్పుడు మనకు అంత మంచిది మనము ఒక అల్గోరిథం ను నిర్మించాలనుకుంటున్నాము అది ఎలా ఉండాలంటే ఇది ఎక్కువ పాజిటివ్ గా ఉంటే ఆ మూవ్ చేయడానికి ప్రాబబిలిటీ ఎక్కువగా ఉంటుంది కాని ఇది నెగిటివ్ గా ఉన్నప్పటికీ తక్కువ ప్రాబబిలిటీ తో ఎక్సప్లోరేషన్ లక్షణాన్ని చేర్చడానికి ఒక మూవ్ ను అనుమతిస్తాం కాబట్టి మెరుగైన మూవ్ల వైపు మన సెర్చ్ ను బయోస్ చేయాలనుకుంటున్నాము కాని సరైనవి కాని మూవ్ లు చేయకుండా ఆపాలనుకోవడం లేదు సరైనవి కాని మూవ్ లు అంటే ఎవాల్యూయేషన్ ఫంక్షన్ విలువలను తగ్గించే మూవ్ లు ఇవి గ్రేడియంట్కి వ్యతిరేఖంగా ఉంటాయి మనము తరువాతి తరగతిలో దీని వివరాలను పరిశీలిస్తాము కాని ఈ సమయంలో ఒక ప్రశ్న అడగనివ్వండి మనం ప్రాబబిలిటీ తో మూవ్ లు చేసినప్పుడు ఇక్కడ ప్రాబబిలిటీ p అని అనుకుందాం మీకు p విలువను ఇచ్చాను మీరు ఈ మూవ్ ను ఎలా చేస్తారు మీరు ఈ అల్గోరిథంను అమలు చేయాలనుకుంటే మీరు వ్రాస్తున్న అల్గోరిథంలో ప్రాబబిలిటీ తో ఎలా మూవ్ లు చేస్తారు కాబట్టి మనము 0 నుండి 1 పరిధిలో రాండమ్ సంఖ్యను ఉత్పత్తి చేస్తాము మరియు ఆ సంఖ్య p కంటే ఎక్కువగా ఉంటే ఆ మూవ్ని చేస్తాము ఆ సంఖ్య p కంటే తక్కువగా ఉంటే ఆ మూవ్ ని చేయము చివరికి మూవ్ జరగవచ్చు లేదా జరగకపోవచ్చు కానీ ఇది ప్రాబబిలిటీp తో తయారు చేయబడింది మరియు దాని కోసం రాండమ్ సంఖ్యను ఉత్పత్తి చేయాలి ఈ స్టొకాస్టిక్ లక్షణాన్ని కలిగి ఉన్న అల్గోరిథం ఏమి చేస్తుంది అంటే అది ఒక నైబర్ని చూసి దాని వైపు మూవ్ ని చెయ్యచ్చు లేదా చేయకపోవచ్చు అయితే ఇది మంచి మూవ్ ల వైపు బయోస్ గా ఉండాలి కానీ చెడు మూవ్ లు చేయకుండా నిరోధించబడదు ఏదో ఒకవిధంగా మనం ఈ ప్రవర్తనను వ్యక్తీకరించే విధంగా ఎవాల్యూయేషన్ ఫంక్షన్ లో p అనేదానిని ఈ వ్యత్యాసం యొక్క ఫంక్షన్ గా కంప్యూటింగ్ చేసే మార్గాన్ని రూపొందించాలి బహుశా నేను దీని గురించి ఆలోచించమని అడుగుతాను మరియు మనము వ్రాయచ్చు ఇది చాలా కష్టమైన విషయం కాదు మనం జాగ్రత్తగా ఉండవలసిన ఏకైక విషయం ఏమిటంటే దీని ప్రాబబిలిటీ 0 నుండి 1 పరిధిలో ఉండాలి మరియు ఇది ఈ క్రైటీరియా ని సంతృప్తి పరచాలి మనము దీన్ని x అక్షం మీద గీయాలనుకుంటే ఎక్కువ కుడి వైపుకు వెళితే ప్రాబబిలిటీ 10 నుండి 1 వరకు ఉండాలి మరియు ఎడమ చేతి వైపుకు వెళితే ప్రాబబిలిటీ 10 నుండి 0 వరకు ఉండాలి ఈ విధంగా ఉండే ఒక ఫంక్షన్గురించి అలోచించి మరియు దాని ఆధారిత అల్గోరిథం గురించి తర్వాతి తరగతిలో చెప్పుకుందాం ఇప్పుడు ఇంతటితో ముగిస్తాం